కాబట్టి ఇది ఈ కోర్సు యొక్క చివరి భాగం కాబట్టి ఇప్పుడు DC మోటార్లు యొక్క వేగ నియంత్రణ వాస్తవానికి విషయాలు చాలా సులభం అనిపిస్తాయి కాబట్టి ఉదాహరణకు emf ∅ Z చిన్న n 60 P A ఎక్కడో నేను N ను ఉపయోగించాను కాని అదే విషయం బ్రాకెట్లో చిన్న n N అని వ్రాయబడింది కాబట్టి గందరగోళం లేదు Eb వాస్తవానికి బ్యాక్ Emf Eb V ఆర్మేచర్ సర్క్యూట్లో డ్రాప్ అంటే ఆర్మేచర్ సర్క్యూట్లో వోల్టేజ్ డ్రాప్ అంటే ∅ ra దీని కోసం DC మోటారు వేగాన్ని ఈ క్రింది పద్ధతుల ద్వారా మార్చవచ్చు ఒకటి మోటారు యొక్క అర్మేచర్ కి వర్తించే వోల్టేజ్ V ను మార్చడం ద్వారా వాస్తవానికి ఆ అనువర్తిత వోల్టేజ్ మారవచ్చు మరొక విషయం ఏమిటంటే అర్మేచర్ కి అనువర్తిత వోల్టేజ్ను తగ్గించడానికి అమ్మీటర్ సర్క్యూట్లో నిరోధకత ను చొప్పించడం ద్వారా అక్కడ ఆర్మేచర్ కరెంట్ మరియు సంఖ్య మూడు ని మార్చడం ద్వారా ద్వారా ఫీల్డ్ ఫ్లక్స్ను మార్చడం ద్వారా ఫీల్డ్ కరెంట్ను మార్చడం వాస్తవానికి DC మోటర్ యొక్క వేగాన్నిమార్చడానికి ఇవి మూడు వేర్వేరు మార్గాలు ఇప్పుడు వాస్తవానికి DC షంట్ మోటర్ యొక్క వేగ నియంత్రణ గమనిద్దాం DC షంట్ మోటారు యొక్క వేగ నియంత్రణ కి అత్యంత సాధారణ పద్ధతి ఏమిటంటే దానిని నియంత్రించేటప్పుడు అది క్షేత్ర బలం నియంత్రణనిరోధకతను సర్దుబాటు చేయడం ద్వారా క్షేత్ర నియంత్రణ కాబట్టి వాస్తవానికి సర్క్యూట్ చూస్తే ఇది ఫీల్డ్ లీడింగ్ మరియు ఒక అదనపు నిరోధకత కలప బడింది ఇది వేరియబుల్ నిరోధకత వాస్తవానికి ఈ నిరోధకత లో తేడా ఉంటే వాస్తవానికి ఆ ఫీల్డ్ కరెంట్ అని పిలువబడేది మారుతూ ఉంటుంది ఉదాహరణకు ఈ నిరోధకత Rf అని అనుకుందాం ఇది Rf అని అనుకుందాం కాబట్టి Rf మరియు ఈ ఫీల్డ్ నిరోధకత Rf కాబట్టి వాస్తవానికి ఫీల్డ్ కరెంట్ ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కాబట్టి∅ V Rf Rf ఏమైనప్పటికీ ఈ Rf స్థిరంగా ఉంది ఇది ఈ దాఖలు చేసిన మూసివేసే సర్క్యూట్ యొక్క క్షేత్ర నిరోధకత మరియు ఈ Rf వాస్తవానికి కి వేరియబుల్ నిరోధకత అని పిలుస్తారు కాబట్టి వాస్తవానికి ఈ నిరోధకతను సహజంగా మార్చగలిగితే ఫీల్డ్ కరెంట్ తగ్గుతుంది ఎందుకంటే వాస్తవానికి కొంత నిరోధకత ఫీల్డ్ కరెంట్ ని తగ్గిస్తుంది కాబట్టి ఆ విధంగా వాస్తవానికి పిలుస్తారు అంటే ఫ్లక్స్ అనువర్తిత కరెంట్కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి సహజంగానే ఆ ఫ్లక్స్ అని పిలువబడేది కూడా తగ్గుతుంది ఆ సందర్భంలో ఫీల్డ్ కరెంట్ తగ్గుతుం వేగం ఎలా పెరుగుతుందో మనం చూస్తాము ఫీల్డ్ కరెంట్ పెరిగితే క్షమించండి ఫీల్డ్ కరెంట్ పెరిగితే ఆ సందర్భంలో ఫ్లక్స్ కూడా పెరుగుతుంవాస్తవానికి ఫీల్డ్ కరెంట్ ∅ వాస్తవానికి ఫీల్డ్ కరెంట్ కి అనులోమానుపాతంలో ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి ఈ పద్ధతిలో వేరియబుల్ నిరోధకత ఈ రేఖాచిత్రంలో ఉన్న షంట్ ఫీల్డ్తో సిరీస్లో అనుసంధానించబడి ఉంది ఇది వాస్తవానికి ఇది రేఖాచిత్రం అని నేను చూపించాను కాబట్టి ఈ వేగం వాస్తవానికి ఫ్లక్స్కు విలోమానుపాతంలో ఉంటుంది అనువర్తిత వోల్టేజ్ మార్చబడనప్పుడు మరియు బ్యాక్ emf స్థిరంగా పరిగణించబడుతుంది అంటే ఈ సమీకరణం ఈ సమీకరణం ఈ సమీకరణం మనకు తెలుసు Eb ఆ బ్యాక్ emf వ్రాయండి K K ∅ n కాబట్టి K స్థిరంగా ఉంటుంది మరియు ఇది I కి అనులోమానుపాతంలో ఉన్న ఫ్లక్స్ మరియు ఫ్లక్స్ వాస్తవానికి ఆ ఫీల్డ్ కరెంట్ అని పిలుస్తాము కాబట్టి ఇది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ వాస్తవానికి దీనిని వ్యక్తీకరణ అని పిలుస్తారు ఇది Eb ఈ వ్యక్తీకరణ మరియు Eb అయితే K ∅ n కాబట్టి ఇక్కడ వేగం కరెంట్ కి విలోమానుపాతంలో ఉంటుంది అనువర్తిత వోల్టేజ్ మార్చబడనప్పుడు మరియు బ్యాక్ emf స్థిరంగా పరిగణించబడుతుంది అంటే Eb బ్యాక్ emf K ∅ n కాబట్టి వాస్తవానికి వోల్టేజ్ స్థిరాంకం వర్తింపజేస్తే Eb వాస్తవానికి స్థిరంగా చేయగలిగితే అప్పుడు ఏమి జరుగుతుంది n వాస్తవానికి ఫ్లక్స్ కు విలోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఫ్లక్స్ ∅ కు అనులోమానుపాతంలో ఉంటుంది అంటే n విలోమానుపాతంలో ఉంటుంది అంటే ఫీల్డ్ కరెంట్ పెరిగితే n తగ్గుతుంది మరియు దీనికి విరుద్ధంగా కాబట్టి అందుకే ఈ లక్షణం దీర్ఘచతురస్రాకార హైపర్బోలా లాంటిది అని పిలుస్తారు కాబట్టి ఇది n rpm మరియు ఇది ఫీల్డ్ కరెంట్ కాబట్టి ఇది లక్షణం తరువాతిది తద్వారా షంట్ ఫీల్డ్లో నిరోధకతను పెంచడం వల్ల షంట్ ఫీల్డ్ కరెంట్ తగ్గుతుంది ఫ్లక్స్ తగ్గుతుంది మరియు వేగం పెరుగుతుంది ఎందుకంటే దీనికి విలోమానుపాతంలో ఉంటుంది అదే విధంగా షంట్ ఫీల్డ్ సర్క్యూట్లో నిరోధకత తగ్గుతుంది షంట్ ఫీల్డ్ కరెంట్ అందుకే ఫ్లక్స్ పెరుగుతుంది మరియు వేగాన్ని తగ్గిస్తుంది ఇది ఒక పద్ధతి మరొకటి ఆర్మేచర్ నిరోధకత నిరోధకత ని నియంత్రించే పద్దతి ఈ పద్ధతిలో నిరోధకత వాస్తవానికి ఇక్కడ ఇది ఆర్మేచర్ సర్క్యూట్తో సిరీస్లో చొప్పించబడింది దీనితో R ఉంది ఇది Rనిరోధకత ఇక్కడ చొప్పించబడింది మరియు ఆర్మేచర్ నిరోధకత నా ఉద్దేశ్యం ఇది ra చిన్న ra మరియు ఇది ఇక్కడ ఫీల్డ్ కరెంట్ కాబట్టి ఆర్మేచర్ సర్క్యూట్లో నిరోధకత ను పెంచండి అంటే ఇది తిరిగి emf కాబట్టి వాస్తవానికి ఈ సర్క్యూట్లో kvl వర్తిస్తే వాస్తవానికి Eb V Ia R ra ను పొందుతుంది ra అనేది ఆర్మేచర్ నిరోధకత కాబట్టి ఆర్మేచర్ సర్క్యూట్ లో నిరోధకత ra ను పెంచండి వాస్తవానికి ఈ పెద్దక్షరం R ని పెంచుకుంటే డ్రాప్ పెరుగుతుంది అందువల్ల మోటారు యొక్క వేగం తగ్గుతుంది మరియు తగ్గుతుంది ఎందుకంటే Eb తగ్గుతుంది ఎందుకంటే ఈ సందర్భంలో Eb బ్యాక్ ఎమ్ఎఫ్ K ∅ n కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతోంది ఎందుకంటే మనం ఆ నిరోధకత R ను చేర్చాము కాబట్టి ఈ డ్రాప్ పెరుగుతుంది కాబట్టి Eb తగ్గుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఫీల్డ్ కరెంట్ ∅ స్థిరంగా ఉంటుంది ఎందుకంటే ఏమీ కనెక్ట్ కాలేదు ఎందుకంటే ఈ వోల్టేజ్ V స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ∅ కూడా స్థిరంగా ఉంటుంది కాబట్టి Eb n లేదా వేగం కూడా తగ్గుతుంది కాబట్టి దాదాపు సరళంగా ఇది మారాలి కాబట్టి ఈ సందర్భంలో ఈ పద్ధతి ద్వారా ఏమి జరుగుతుంది మోటారు యొక్క వేగం మాత్రమే తగ్గుతుంది వాస్తవానికి దానిని పెంచలేము ఎందుకంటే ఈ Eb తగ్గుతోంది వాస్తవానికి ఈ విషయం చేయలేము వాస్తవానికి చేయగలదు ఎందుకంటే వాస్తవానికి r ని జోడించారు కాబట్టి Eb తగ్గుతోంది కాబట్టి ఈ పద్ధతి ద్వారా వేగం మాత్రమే తగ్గుతుంది కాబట్టి ఈ లక్షణం వాస్తవానికి సులభంగా గీయగలదు ఇప్పుడు రెండవది DC సిరీస్ మోటారు యొక్క వేగ నియంత్రణ ఇప్పుడు ఇది షంట్ కోసం కాబట్టి వాస్తవానికి ఏమీ లేదు వాస్తవానికి నిరోధకత పెద్దక్షరం R మరియు ra ను ఉంచండి ఎందుకంటే వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది మరియు ఫీల్డ్ కరెంట్ స్థిరంగా ఉంటుంది కాబట్టిబ్యాక్ Emf తగ్గుతుంది వేగం తగ్గుతుంది కాబట్టి వాస్తవానికి ఈ పద్ధతిమాత్రమే చేయగలదు వాస్తవానికి ఏమి పిలుస్తుంది వాస్తవానికి యంత్రం యొక్క వేగాన్ని మాత్రమే తగ్గిస్తుంది ఇప్పుడు DC సిరీస్ మోటారు యొక్క వేగ నియంత్రణ DC సిరీస్ మోటారుగా ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్తో సిరీస్లో ఉన్నట్లు మనం చూశాము అయితే ఇది T1 వేరియబుల్ నిరోధకత ను నిజంగా కలుపుతుంది ఈ ఫీల్డ్ వైండింగ్కు సమాంతరంగా ఉన్న డైవర్టర్ అని మనం పిలిచాము కాబట్టి వాస్తవానికి అధ్యయనం చేసిన విధానం DC సర్క్యూట్ విశ్లేషణకు సాధారణ సమాంతర సర్క్యూట్ కాబట్టి వాస్తవానికి ఇది కనెక్ట్ అయిన వెంటనే ఇది వేరియబుల్ దీనిలో 1 భాగం మొత్తం ఆర్మేచర్ కరెంట్ ఇది మొత్తం కరెంట్ ∅ అదే కరెంట్ వెళుతుంది మరియు కరెంట్ యొక్క భాగం అది ప్రవహిస్తుంది ఫీల్డ్ వైండింగ్ ద్వారా ప్రవహించే కరెంట్ మరియు ఈ భాగం ద్వారా అంటే ∅ ∅ Ia if I ∅ కాబట్టి ఈ విధంగా ప్రాథమికంగా వాస్తవానికి ఈ ఫీల్డ్ కరెంట్ను డైవర్టర్ను జోడించడం ద్వారా నియంత్రించవచ్చు డైవర్టర్ అంటే కరెంట్ యొక్క భాగం ఈ వేరియబుల్ నిరోధకత ద్వారా మళ్ళించబడుతుంది వాస్తవానికి ఇది మారవచ్చు కాబట్టి డైవర్టర్ ఉపయోగించి సిరీస్ మోటారు మోటారు యొక్క ఈ వేగ నియంత్రణ కాబట్టి సిరీస్ మోటారు వేగాన్ని నియంత్రించడానికి ఉపయోగించే ఈ పద్ధతి ఏమిటంటే ఫీల్డ్ ఫ్లక్స్ ఎక్సైటేషన్ కరెంట్ను మార్చడం ద్వారా మారుతుంది ఎందుకంటే ఎక్సైటేషన్ కరెంట్ అంటే ఫీల్డ్ కరెంట్ ఇక్కడ ప్రయోజనం కోసం నియంత్రణ నిరోధకత ఫీల్డ్ వైండింగ్కు సమాంతరంగా అనుసంధానించబడి ఉంది దీనిని డైవర్టర్ నిరోధకతను సర్దుబాటు చేయడం ద్వారా డైవర్టర్ అంటారు ఫీల్డ్ కరెంట్ను డైవర్టింగ్ ద్వారా నియంత్రించవచ్చు ప్రధాన ప్రవాహాల యొక్క కావలసిన భాగం కాబట్టి ఇది ప్రధాన కరెంట్ కాబట్టి కరెంట్లో కొంత భాగం దీని ద్వారా ప్రవహిస్తుంది ఫీల్డ్ కరెంట్ వాస్తవానికి తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు ఇది ఒక మార్గం మరొక మార్గం ఏమిటంటే ప్రత్యామ్నాయ అమరికగా నొక్కబడిన ఫీల్డ్ నియంత్రణను ఉపయోగించడం ద్వారా సిరీస్ ఫీల్డ్ మలుపుల సంఖ్య మారుతూ ఉంటుంది ఈ సందర్భంలో ఏమి జరుగుతుంది ఇది సిరీస్ ఫీల్డ్ ఇది ప్రాథమికంగా ఇక్కడ నొక్కబడిన సిరీస్ ఫీల్డ్ ఇది సహజంగా ఈ ట్యాప్ను సహజంగా కనెక్ట్ చేస్తే ట్యాప్ చేయబడుతుంది వాస్తవానికి ఇది మార్గం అని పిలుస్తారు ఇది అనుసరిస్తుంది వాస్తవానికి దీనిని ఏమని పిలుస్తారు మార్గం ఇది మార్గం ఇది అనుసరిస్తుంది మరియు వాస్తవానికి నేను ఇక్కడ గుర్తించకపోతే ఇది A1 A2 మరియు ఇది మరియు మార్చడం ద్వారా దీన్ని మార్చడం ద్వారా వాస్తవానికి ఏమి పిలుస్తారు ఈ ట్యాప్ ఇక్కడ నుండి ఇక్కడకు ఇక్కడ ఏమి నుండి ఇక్కడకు వాస్తవానికి ఫీల్డ్ ద్వారా ప్రస్తుతాన్ని నియంత్రించవచ్చు కాబట్టి ఈ విధంగా దీనిని ట్యాప్డ్ ఫీల్డ్ కంట్రోల్ అని కూడా పిలుస్తారు ఈ విధంగా వాస్తవానికి సిరీస్ మోటారు వేగాన్ని నియంత్రించే వాస్తవానికి పిలవబడే వాటిని కూడా నియంత్రించవచ్చు కాబట్టి మొదటి సంవత్సరం స్థాయిలో ఉంచే గణితం వివరాలు ఇప్పుడు సంఖ్య 3 ఒక నిరోధకత అనుసంధానించబడి ఉంటే మళ్ళీ సిరీస్ మోటారును ఆర్మేచర్ సర్క్యూట్తో సిరీస్లో కనెక్ట్ చేస్తే నిరోధకతను సర్దుబాటు చేయడం ద్వారా మోటారు వేగాన్ని తగ్గించవచ్చు వాస్తవానికి ఫీల్డ్ వైండింగ్తో సిరీస్లో T 1 నిరోధకత ను ఉంచినట్లయితే రెండూ సిరీస్లో ఉన్నాయి అంటే దీనితో సిరీస్ అంటే ఇదే ఇది ఒకటి ఈ ఆర్మేచర్ ra కాబట్టి ఆర్మేచర్ మరియు ఇది Rse ఇది Rse మరియు ఇది R తద్వారా Ebబ్యాక్ emf V ∅ R Rse ra గా ఉంటుంది ఈ Rse అనేది సిరీస్ ఫీల్డ్ వైండింగ్ నిరోధకత ఇక్కడ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ నిరోధకత కాబట్టి ఆ సందర్భంలో మనం 1 నిరోధకత R ని జతచేస్తున్నాము కాబట్టి కాబట్టి నిరోధకత కాబట్టి ఈ సందర్భంలో ఈ సందర్భంలో కూడా ఆర్మేచర్ యొక్క వేగాన్ని R ద్వారా తగ్గించవచ్చు ఎందుకంటే వాస్తవానికి అలా చేస్తే తగ్గుతుంది కాబట్టి బ్యాక్ emf యొక్క నిరోధకతను సర్దుబాటు చేయడం ద్వారా వేగం ఉంటుంది సర్క్యూట్లో నిరోధకత ను పెంచడం ద్వారా వాస్తవానికి బ్యాక్ emf తగ్గుతుంది కాబట్టి వాస్తవానికి నిరోధకత పెరిగితే కాబట్టి సహజంగా బ్యాక్ emf తగ్గుతుంది కాబట్టి ఆ విధంగా వేగాన్ని తగ్గించవచ్చు కాబట్టి షంట్ మోటారులో ఆర్మేచర్ కంట్రోల్ వంటిది కాబట్టి తదుపరిది DC మోటారు లేదా షంట్ మోటర్ యొక్క భ్రమణాన్ని తిప్పికొట్టడం ఇది షంట్ మోటార్ F1 F2యొక్క కనెక్షన్ అనుకుందాం F2 ఫీల్డ్ టెర్మినల్ A1 A2 ఆర్మేచర్ టెర్మినల్ కాబట్టి వాస్తవానికి ఇక్కడ కావాలనుకుంటే వాస్తవానికి F1 F1 F2 అని పిలవబడేది చూపబడింది మరియు వాస్తవానికి ఈ విషయం వాస్తవానికి మార్పిడి చేయాలనుకుంటే వాస్తవానికి ఫీల్డ్ టెర్మినల్ను పరస్పరం మార్చుకుంటే వాస్తవానికి ఈ రేఖాచిత్రం F1 F2 కలప బడిందని చూస్తే కానీ ఇప్పుడు ఈ బిందువు ఇక్కడ కలప బడింది మరియు ఈ బిందువు ఇక్కడ కలప బడింది అంటే దిశ లేదా ఇది మునుపటిది ఇది వాస్తవానికి కరెంట్అనేది F1 నుండి F2 వరకు ఫీల్డ్లో ప్రవహిస్తోంది ఈ F2 నుండి F1 వరకు ప్రవహిస్తుంది మరియు టార్క్ ∅ ∅ లబ్దం కి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు ∅ ఫీల్డ్ కరెంట్కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది ఆ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ అపసవ్యం అవుతుంది కాబట్టి యంత్రం ఇక్కడ వ్యతిరేక దిశలో తిరుగుతుంది ఇది సవ్యదిశలో చూపబడుతుంది కాబట్టి ఇక్కడ ఇది క్షేత్ర దిద్దుబాటు ఫీల్డ్ వైండింగ్ దిద్దుబాటును అపసవ్యం చేస్తే అది వ్యతిరేక దిశలో తిరుగుతుంది ఇప్పుడు వాస్తవానికి పరస్పరం మార్చుకుంటే ఇప్పుడు ఫీల్డ్ను F1 F2 గా ఉంచండి ఇప్పుడు ఆర్మేచర్ కనెక్షన్ను మార్చుకోండి అంటే టెర్మినల్ ఇక్కడ నేను A2 కి వచ్చాను మరియు 1 నేను A1 కి వచ్చాను నా ఉద్దేశం మనం ఈ రెంటిని పరస్పరం మార్చుకున్నాము ఈ రెండు కనెక్షన్ A1 A2 ఆ సందర్భంలో అపసవ్యం చేయబడింది వాస్తవానికి ఆర్మేచర్ కరెంట్ యొక్క దిశను పిలుస్తారు కానీ ఫీల్డ్ కరెంట్ దిశ అదే విధంగా ఉంటుంది కాబట్టి యంత్రం వ్యతిరేక దిశలో తిరుగుతుంది కాబట్టి అది గాని అంటే వాస్తవానికి ఫీల్డ్ కనెక్షన్ను పరస్పరం మార్చుకోండి లేదా యంత్రంఅపసవ్య దిశలో తిరిగే ఆర్మేచర్ కనెక్షన్ను పరస్పరం మార్చుకుంటుంది అయితే వాస్తవానికి పరస్పరం మార్చుకుంటే రెండూ ఎ F1 F2 మరియు A1 A2 యంత్రాలు ఒకే దిశలో తిరుగుతాయి ఎందుకంటే టార్క్ దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది వాస్తవానికి ఈ రెంటి యొక్క లబ్దం ∅ ∅ కి కాబట్టి ఆ సందర్భంలో ∅ కు అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి ∅ మరియు ఆర్మేచర్ కరెంట్ దిశ రెండూ మార్చబడతాయి కాబట్టి యంత్రం ఒకే దిశలో తిరుగుతుంది కాబట్టి అంటే వాస్తవానికి వీటిలో ఏదైనా ఉంటే వాస్తవానికి మార్పిడి యంత్రం వ్యతిరేక దిశలో తిరుగుతుంది కాని వాస్తవానికి రెంటిని మారిస్తే యంత్రం తిరుగుతుంది వాస్తవానికి చూసినట్లుగా వ్యతిరేక దిశలో వాస్తవానికి రెండూ వాస్తవంగా మారితే యంత్రం అదే విధంగా తిరుగుతుంది దిశ మరియు మరొక విషయం టెర్మినల్ వోల్టేజ్ ఈ టెర్మినల్ వోల్టేజ్ అనుకుంటే ఇది ఇది వాస్తవానికి ఈ టెర్మినల్ను మార్చుకుంటే I కలిపితే మరియు మెషీన్కు కలిపితే ప్రయోగశాలలో అదే దిశలో తిరుగుతుంది వాస్తవానికి సులభంగా ధృవీకరించగలదు ఎందుకంటే వాస్తవానికి ఫీల్డ్ కరెంట్ మరియు ప్రస్తుత ఆర్మేచర్ కరెంట్ రెండింటినీ మార్చుకుంటే రెండు దిశలు మారుతాయి కాబట్టి చివరికి టార్క్ ∅ ∅ రెండూ ∅ ∅ కు అనులోమానుపాతంలో ఉంటుంది అంటే సాధారణంగా టార్క్ ఫీల్డ్ కరెంట్ మరియు ఆర్మేచర్ కరెంట్ యొక్క లబ్దం కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి రెండు దిశలు మారుతున్నాయి కాబట్టి యంత్రం అదే దిశలో తిరుగుతుంది కాబట్టి వాస్తవానికి ఈ ధ్రువణతను పరస్పరం మార్చుకుంటే అది ఒకే దిశలో తిరుగుతుంది వాస్తవానికి అనువర్తనం చేసిన లేదా ఫీల్డ్ మరియు ఆర్మేచర్ రెండింటినీ పరస్పరం మార్చుకుంటే అది ఒకే దిశలో తిరుగుతుంది కానీ ఫీల్డ్ లేదా ఆర్మేచర్ వాస్తవానికి పరస్పరం మార్చుకుంటే అది అపసవ్య దిశ లో తిరుగుతుంది కాబట్టి ఇది చాలా సులభమైన విషయం కాబట్టి ఇప్పుడు ఇక్కడ సిరీస్ మోటారు కోసం కూడా F1 F2 ఉంది మరియు ∅ సిరీస్ మోటారు కు ఫీల్డ్ కరెంట్ వాస్తవానికి మార్పుఉంటే ఈ దిశను అపసవ్యం చేయండి ఈ బిందువు F2 కి కలప బడింది మరియు ఈ బిందువు T2 కలప బడింది F1 అప్పుడు ఇక్కడ ఫీల్డ్ కరెంట్ ఆర్మేచర్ కరెంట్ ద్వారా ఫీల్డ్ వైండింగ్ F1 నుండి F2 F1 నుండి F2 వరకు వాస్తవానికి అపసవ్యం మార్పు అయితే ఇది F2 ను F1 కి తరలిస్తుంది కాబట్టి వాస్తవానికి ఈ దిశను ఇక్కడ మార్చగలిగే విధంగా మార్చవచ్చు ఇది ఇక్కడ సవ్యదిశలో ఏది పిలుస్తుందో చూపిస్తుంది దిశ అపసవ్య దిశ చూపిస్తుంది వాస్తవానికి ఫీల్డ్ కరెంట్ దిశను తిరగరాస్తోంది అదేవిధంగా ఈ సందర్భంలో కూడా ఆర్మేచర్ కరెంట్ యొక్క దిశను అపసవ్యం చేస్తే కాబట్టి ఇక్కడ కూడా వాస్తవానికి అపసవ్యం అయినప్పుడు ఈ సందర్భంలో కూడా మెషీన్ అపసవ్య దిశలో తిరుగుతుంది కానీ వాస్తవానికి రెండింటినీ చేస్తే అది అదే దిశలో తిరుగుతుంది వాస్తవానికి ఈ సరఫరా రేఖ యొక్క ధ్రువణతను కూడా మార్చుకుంటే యంత్రం ఒకే దిశలో తిరుగుతుంది కాబట్టి ఈ దిశను వాస్తవానికి పిలిచే దిశను ఇక్కడ మార్చవచ్చు ఇది ఏమిటో చూపిస్తుంది తదుపరిది ఒక ఉదాహరణ కాబట్టి దాని మధ్య o F1 Ω నిరోధకత కలిగిన సిరీస్ మోటారు టెర్మినల్ ఒక పంఖా ని నడుపుతుంది దీని కోసం టార్క్ వాస్తవానికి వేగం యొక్క స్క్వేర్ కి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే T n2 కిఅనులోమానుపాతంలోఉంటుంది ఇది 300 rpm వద్ద నడుస్తుంది మరియు 15 యాంపియర్ పడుతుంది పంఖా యొక్క వేగాన్ని 375 rpm కి పెంచాలి క్షమించండి వోల్టేజ్ పెంచడం ద్వారా వోల్టేజ్ మరియు అవసరమైన కరెంట్ను కనుగొనండి ఇది సమస్య కాబట్టి 32 వోల్ట్ వద్ద ఇది 300 rpm వద్ద నడుస్తుంది మరియు 15 యాంపియర్ తీసుకుంటుంది వోల్టేజ్ను పెంచడం ద్వారా పంఖా యొక్క వేగాన్ని 375 rpm కి పెంచాలి వోల్టేజ్ మరియు అవసరమైన కరెంట్ను కనుగొనండి కాబట్టి టార్క్ వాస్తవానికి ∅ ∅కు అనులోమానుపాతంలో ఉందని మనకు తెలుసు ఇప్పుడు సిరీస్ మోటర్ ∅ కు అనులోమానుపాతంలో ఉంటుంది అంటే ∅ కు అనులోమానుపాతంలో ఉంటే అంటే ఆర్మేచర్ కరెంట్ స్క్వేర్కు అనులోమానుపాతంలో టార్క్ ఇప్పుడు టార్క్ n12 కు అనులోమానుపాతంలో ఉంటే n1 ప్రారంభ వేగం మరియు ∅1 ప్రారంభ కరెంట్ అయితే మోటారు యొక్క కార్యాచరణ యొక్క కొత్త స్థితిలో n2 మరియు ∅2 వేగం మరియు కరెంట్ ఉంటే మనం వ్రాయవచ్చు ఎందుకంటే n2 కి అనులోమానుపాతంలో ఉంటుంది కాబట్టి మొదటి సందర్భం T1 అయితే రెండవ సందర్భం టార్క్ T2 చెప్పండి అప్పుడు అది T1T2 ∅1 ∅22అవుతుంది ఎందుకంటే టార్క్ ∅ 2కి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు టార్క్ n2కి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే T1 T2 ∅1 ∅22 n1 n22 ఇది ఒక సమీకరణం 3 ఇప్పుడు ఇది n1 300 ఆర్పిఎమ్ n2 375 ఆర్పిఎమ్ మరియు ∅ 1 15 యాంపియర్ ఇవ్వబడింది దీని నుండి ఈ రెండు సమీకరణాల నుండి ఈ రెండుసమీకరణాల నుండి వాస్తవానికి ∅2 18 75 యాంపియర్ అవుతుందని తెలుసుకోవచ్చు కాబట్టి బ్యాక్ emf Eb 1 230 మొదటి దశ కరెంట్ 15 కాబట్టి 15 1 కాబట్టి 215 వోల్ట్ మరియు ∅1 300 యాంపియర్ మరియు Rse ra మొత్తం 1 Ω అని మనం ఊహిస్తాం మరియు తరువాతి సందర్భంలో ∅2 18 75 యాంపియర్ మరియు Rse ra 1 Ω ఇది ఇవ్వబడింది ఇది Rse మరియు ఇది n2 375 rpm కాబట్టి Eb 2 V 18 70 75అంటే ra Rse 1 Ω అంటే కాబట్టి ఇది వాస్తవానికి V 18 75 ను పొందుతుంది కాని V ను మనం నిర్ణయించవలసి ఉంటుంది మరియు ఫ్లక్స్ వేగానికి అనులోమానుపాతంలో emfఅని తెలుసు కాబట్టి Eb 1 Eb 2 మొదటి షరతు మరియు రెండవ వివాదం వాస్తవానికి ∅1 1 ను ∅2 n2 ద్వారా వ్రాయగలదు మరియు ఎందుకంటే ఇది వాస్తవానికి ∅1 1 ను ∅2 n2 ద్వారా వ్రాయగలదు ఎందుకంటే సిరీస్ మెషిన్ సిరీస్ మోటారులోని ఆర్మేచర్ కరెంట్కు ఎఫ్ లక్స్ అనులోమానుపాతంలో ఉంటుంది అక్కడ ∅1 బై ∅2 ప్రాథమికంగా by1 బై ఐ 2 కాబట్టి ఇక్కడ ప్రత్యామ్నాయం ఇది ∅1∅2 n2 అవుతుంది కాబట్టి ఈ విలువలను ప్రతిక్షేపణ చేయండి ఎందుకంటే ఈ విలువలు అన్నీ తెలుసు కాబట్టి మరియు ఇది Eb 1 Eb2 Eb 1 215 వోల్ట్ మరియు Eb 2 ఇది V 18 75 కాబట్టి ఈ ఒకటి ఇది కాబట్టి వాస్తవానికి పరిష్కరిస్తే వాస్తవానికి V 350 65 వోల్ట్ లభిస్తుంది ఇప్పుడు తదుపరి మరొక ఉదాహరణ కాబట్టి ఇది సమాధానం కాబట్టి సాధారణ సమస్య వాస్తవానికి సంబంధాన్ని చిటికెల మీద ఉంచాలి కాబట్టి ప్రతిదీ పరిష్కరించబడుతుంది ఇప్పుడు అతి తక్కువ ఫీల్డ్ నిరోధకత ఉన్న సిరీస్ మోటారు ఒక నిర్దిష్ట లోడ్ వద్ద నడుస్తున్నప్పుడు 500 వోల్ట్ వద్ద 40 యాంపియర్ పడుతుంది లోడ్ టార్క్ వేగం మూడు గా మారుతుంటే టార్క్ n3కు అనులోమానుపాతంలో ఉంటే వేగాన్ని 80 కి తగ్గించడానికి అవసరమైన నిరోధకత ను కనుగొనండి కాబట్టి మొదట్లో ఇది n అయితే అది 0 8 n అవుతుంది కాబట్టి వాస్తవానికి దానిని కనుగొనవలసి ఉంది వాస్తవానికి నిరోధకత అవసరమైనది కాబట్టి సిరీస్ మోటారు టార్క్ కోసం ఆర్మేచర్ కరెంట్ 2 కు అనులోమానుపాతంలో ఉందని మనకు తెలుసు మరియు T n 3 కు అనులోమానుపాతంలో ఉంది అంటే మనం T1 T2 ∅1 ∅22 1 n2 3 మొదటి సందర్భం రెండవ సందర్భం ద్వారా వ్రాయవచ్చు ఇప్పుడు ∅1 40 యాంపియర్ V 500 వోల్ట్ మరియు 1 n2 80 ఇచ్చారు కాబట్టి ఇది వాస్తవానికి రెండవ సందర్భంను పిలుస్తుంది వేగం మొదటి సందర్భంలో 80 మనం వేగాన్ని తగ్గిస్తున్నాము కాబట్టి 1 n2 1 0 8 అవుతుంది నా ఉద్దేశ్యం ఇది ఇలాంటిదే ఇది మొదటి సందర్భం మొదటి సందర్భం n అయితే మొదటి సందర్భం n అయితే రెండవ సందర్భం అది 0 8 n కాబట్టి n 0 8 n 1 0 8 ఇక్కడ వ్రాయబడింది కాబట్టి ఉంటే అంటే ఇవి ఇచ్చిన వివరాలు కాబట్టి 40 2 ∅2 2 1 0 8 3 మనకు ∅ 2 28 62 యాంపియర్ లభిస్తుంది ఇప్పుడు కూడా మనకు తెలుసు Eb 1 500 వోల్ట్ మొదటి సందర్భం ఇవ్వబడింది రెండవ సందర్భం కొంత నిరోధకత R చొప్పించబడింది కాబట్టి 500 ∅2 r ఇంతకు ముందులాగానే 5 1 1 ∅2 n2 ∅1 1 ∅2 n2 ఇంతకు ముందులాగానే 40 1 నా ఉద్దేశ్యం ∅140 ∅2 28 62 1 n2 1 0 8 కాబట్టి వాస్తవానికి పరిష్కరిస్తే వాస్తవానికి R 7 లభిస్తుంది కాబట్టి ఇది సమాధానం ఇంత నిరోధకత ను చేర్చాలి కాబట్టి తదుపరిది A2 250 వోల్ట్ షంట్ మోటారులో ra 0 5 Ω మరియు Rf ఫీల్డ్ నిరోధకత 250 Ω ఉన్నాయి ఒక లోడ్ను నడుపుతున్నప్పుడు దాని యొక్క టార్క్ స్థిరంగా పడుతుంది టార్క్ స్థిరంగా ఇవ్వబడుతుంది 30 యాంపియర్ మరియు 500 rpm వద్ద నడుస్తుంది ఇది పెంచడానికి ఇష్టపడతారు మోటారు వేగం 750 rpm కి కాబట్టి 500 నుండి 750 వరకు వాస్తవానికి వేగాన్ని పెంచాలి ఏ నిరోధకత ను చేర్చాలి షంట్ ఫీల్డ్ సర్క్యూట్ కాబట్టి ప్రారంభంలో ఇది ప్రారంభంలో సర్క్యూట్లో 1 నిరోధకత ఉన్నప్పుడు కాబట్టి ra 0 5 Rf 2 50 ∅1 30 యాంపియర్ 1 500 rpm కాబట్టి ప్రతిదీ ఇవ్వబడుతుంది కాబట్టి లోడ్ టార్క్ స్థిరంగా ఉంటుంది కాబట్టి టార్క్ స్థిరాంకం మరియు మొదటి సందర్భంలోEb 1 V ∅1ra అవుతుంది కాబట్టి V 250 ∅ 130 మరియుra 0 5 కాబట్టి మొదటి సందర్భంలో 235 వోల్ట్ ఇప్పుడు రెండవ సందర్భంలో మనం వేగాన్ని 750 ఆర్పిఎమ్ కి పెంచాలి కాబట్టి నిరోధకత R ఇక్కడ చేర్చబడింది మనం తెలుసుకోవాలి R అంటే ఏమిటి 750 ఆర్పిఎమ్ వద్ద నడుస్తున్నప్పుడు ఆర్మేచర్ ద్వారా కరెంట్ ఆ సమయంలో ∅2 గా ఉండనివ్వండి అది ∅2 కాబట్టి అంటే Eb 2 V ∅2 ra కాబట్టి ra 0 5 Ω కాబట్టి Eb 2 250 0 5 ∅2 ఇది రెండవ సందర్భం యొక్క సర్క్యూట్ రేఖాచిత్రం ఇప్పుడు బ్యాక్ emf ∅ n కు అనులోమానుపాతంలో ఉందని లేదా మునుపటిలాగే ఉందని మనకు తెలుసు మనం Eb 1 Eb 2 ∅1 1 ∅2 n2 అని వ్రాయవచ్చు కాబట్టి వాస్తవానికి n1 500 rpm మొదటి సందర్భం మరియు n2 750 అయితే కాబట్టి 500 750 ∅1 ∅2 అంటే 2 ∅1 3 ∅ 2 ఇది సమీకరణం 3 Therefore from equatio 1 2 3 4 ఇప్పుడు టార్క్ ∅ ∅ కు అనులోమానుపాతంలో ఇవ్వబడుతుంది కానీ టార్క్ స్థిరాంకం గా ఉంటుంది కానీ టార్క్ రెండు సందర్భాల్లో టార్క్ స్థిరాంకం గా ఉంటుంది కాబట్టి టి 1 టి 2 అంటే అంటే ∅1 I 1 ∅ 1 ∅2 ∅2 కారణం టార్క్ కాబట్టి ఈ టార్క్ స్థిరాంకంగా ఉంటుంది కాబట్టి మొదటి సందర్భం అది ∅1 ∅1 రెండవ సందర్భం అయితే అది ∅2 ∅2 నుండి మనకు ∅1 ∅ 2 లభిస్తుంది ∅2 11 ∅2 30 ఎందుకంటే ∅ 1 30 యాంపియర్ కాబట్టి సమీకరణం 1 2 3 4 నుండి అందువల్ల 1 2 3 4 సమీకరణం నుండి వాస్తవానికి ఇది వాస్తవానికి పిలుస్తారు ఇది ఇటాలిక్ అవుతుంది ఇది వాస్తవానికి ఇది వాస్తవానికి సమీకరణం 1 ఇది సమీకరణం n2 ఇది సమీకరణం 3 మరియు ఇది సమీకరణం 4 వాస్తవానికి ఈ విధంగా కొంత దిద్దుబాటు కాబట్టి వాస్తవానికి సమీకరణం 1 2 మరియు 3 నుండి ఉంటే 4 వాస్తవానికి ఈ విషయాలన్నింటినీ ప్రతిక్షేపణ చేస్తుంది కాబట్టి వాస్తవానికి అందుతుంది వాస్తవానికి 235 ను 250 0 5 ∅ ∅ 2 23 ∅2 30 అని పిలుస్తారు కాబట్టి వాస్తవానికి ఈ వర్గ సమీకరణాన్ని పరిష్కరిస్తే 1 పరిష్కారం సాధ్యం కాకపోవచ్చు మరియు సమాధానం ఉంటుంది ∅ 2 46 యాంపియర్ కాబట్టి కొద్దిగా అభ్యాసం అవసరం కాబట్టి ఇప్పుడు చిత్రం a నుండి కాబట్టి వాస్తవానికి చిత్రం a నుండి మనకు 51 యాంపియర్ ∅ 1 250 లభిస్తుంది ఎందుకంటే ఈ బొమ్మను చూస్తే ఇది 250 వోల్ట్ మరియు ఇది 250 కాబట్టి మొదటి సందర్భం లో ఫీల్డ్ కరెంట్ 1 యాంపియర్ 250 250 మరియు రెండవ సందర్భంలో ఫీల్డ్ కరెంట్ ∅1 ను 250251 యాంపియర్ గా సర్క్యూట్ చేయండి కాని రెండవ సందర్భంలో ∅2 250 R Rf అవుతుంది కాబట్టి 250 R 250 యాంపియర్ ఇప్పుడు సమీకరణం 4 కాబట్టి ∅1 ∅ 1 ∅2 ∅ 2 కాబట్టి ఫ్లక్స్ క్షేత్ర కరెంట్ కి అనులోమానుపాతంలో ఉందని మనకు తెలుసు కాబట్టి మనం ∅1 ∅ 2 ∅1 ∅ 2 ∅ 2 ∅ 1 ∅2 46 ప్రతిక్షేపిస్తే మనకు ∅1 30 వచ్చింది కాబట్టి 1 ∅ 2 46 30 కానీ ∅ 2 250 R 250 కాబట్టి ఈ 46 30 కాబట్టి ఇది 46 30 అవుతుంది కాబట్టి R కోసం దీనిని పరిష్కరించిన తరువాత వాస్తవానికి R 134 Ω వస్తుంది ఇది సమాధానం కాబట్టి ఆ ఉదాహరణ 6 ఆరు పోల్ ల్యాప్ కనెక్ట్ చేయబడిన 230 వోల్ట్ ష౦ట్ మోటారులో 410 ఆర్మేచర్ వాహకాలు ఉన్నాయి ఇది పూర్తి భారంపై 41 యాంపియర్లను తీసుకుంటుంది ధ్రువానికి ఫ్లక్స్ 0 05 వెబెర్ra 0 1 Ω ఫీల్డ్ నిరోధకత Rf 32 Ω మరియు ప్రతి బ్రష్కు కాంటాక్ట్ డ్రాప్ 1 వోల్ట్ ఇవ్వండి కాబట్టి 2 బ్రష్లు ఉంటాయి కాబట్టి సాధారణంగా ఇది మొత్తం 2 వోల్ట్ అవుతుంది ఇది పూర్తి భారం వద్ద మోటారు వేగాన్ని నిర్ణయించే బ్రష్కు ఇవ్వబడుతుంది కాబట్టి దీనికి ల్యాప్ కనెక్టెడ్ పోల్ 6 ఇవ్వబడుతుంది కాబట్టి ల్యాప్ కనెక్షన్ కోసం సమాంతర మార్గం A P 6 అవుతుంది కాబట్టి Z ఇచ్చిన 410 ఈ కరెంట్ IL కి 41 యాంపియర్ ఇవ్వబడింది ఫ్లక్స్ 0 05 ఇవ్వబడింది వెబెర్ ra ఆర్మేచర్ నిరోధకత 0 1 ఇవ్వబడింది టెర్మినల్ వోల్టేజ్ V 230 వోల్ట్ ఇవ్వబడింది Rf 230 Ω ఇస్తుంది అందువల్ల ఈ ప్రతిదీ వాస్తవానికి ఇక్కడ ఉంచండి మరియు 2 బ్రష్లు ఉన్నాయి కాబట్టి డెల్టా E 1 2 కాబట్టి 2 వోల్ట్ అవుతుంది మొదట వాస్తవానికి ఫీల్డ్ కరెంట్ను కనుగొనండి ∅ V Rf సూచికను చూడండి అది 230 230 1 యాంపియర్ ఇప్పుడు ఆర్మేచర్ కరెంట్ ఈ ∅ ఈ సమయంలో వాస్తవానికి kcl ను వర్తింపజేయండి కాబట్టి ∅ I L ∅అవుతుంది కాబట్టి 41 1 కాబట్టి 40 యాంపియర్ ఇప్పుడు ఈ సందర్భంలో బ్రష్ 1 వోల్ట్కు బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ ఇవ్వబడుతుంది కాబట్టి Eb కి వాస్తవానికి V ∅ ra తెలుసు కానీ గుర్తుంచుకోండి ఈ చుక్కను కూడా తీసివేయాలి డెల్టా E వాస్తవానికి అలాంటిదే కావచ్చు చిన్న లోపం ఉండకూడదు కాబట్టి కానీ డెల్టా E 2 వోల్ట్ అవుతుంది ఎందుకంటే ప్రతి బ్రష్ 1 వోల్ట్కు ఇది 1 2 సూచిక ను చూడండి 1 2 వోల్ట్ కాబట్టి అంటే 230 40 0 1 2 కాబట్టి ఇప్పుడు Eb 224 వోల్ట్ అని కూడా మనకు తెలుసు మరియు మనకు Eb ∅ Z n 60 P A తెలుసు కాబట్టి ఇది ∅ 0 05 వెబెర్ Z 410 n 60 P అనేది ల్యాప్ కనెక్షన్ కాబట్టి A P కాబట్టి 6 6 224 కాబట్టి n 655 6 rpm కాబట్టి ఇది సమాధానం కాబట్టి ఈ సమస్యలు చాలా సులభమైన సమస్య వాస్తవానికి ఈ కోర్సును కొద్దిగా గుర్తుంచుకోవాలి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ కోర్సు పూర్తవుతుందని మనం చర్చించాము కాబట్టి ప్రత్యేకించి సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ మొదటి సంవత్సరం స్థాయిలో కవర్ చేయబడింది మరియు ఇండక్షన్ మెషిన్ మరియు డిసి మోటారు కేవలం నేను చెప్పాను నేను వివరాలను పరిగణనలోకి తీసుకోలేదు వాస్తవానికి మొదటి సంవత్సరంలో ఉండవచ్చు లేదా ఎవరైనా తీసుకోవచ్చు ఈ కోర్సు కానీ ఇది కేవలం ప్రాథమిక విషయం మనం ఏమీ చర్చించలేదు